R ఉపయోగించి సాధారణ లీనియర్ రిగ్రెషన్ అమలుపై మూడవ ఉపన్యాసానికి స్వాగతం చివరి ఉపన్యాసంలో మనం మోడల్ అంచనాలో మొదటి స్థాయిని చూశాము మనం నిర్మించిన లీనియర్ మోడల్ ఎంత మంచిదో చూశాము మరియు ముఖ్యమైన గుణకాలను ఎలా గుర్తించాలో కూడా చూశాము ఈ ఉపన్యాసంలో మనం రెండవ స్థాయి మోడల్ అంచనా ను చూడబోతున్నాము ఇందులో భాగంగా మనం లీనియర్ మోడల్ నాణ్యతను మెరుగుపరచుకోగలమా మరియు చెడు కొలతలను గుర్తించగలమా అని చూడబోతున్నాం చెడు కొలతలు అంటే అవుట్లెర్స్ అని అర్థం కాబట్టి అవుట్లెర్స్ అంటే ఏమిటో చూద్దాం అవుట్లెర్స్ పాయింట్లు అవి డేటాలో ఎక్కువ భాగానికి అనుగుణంగా ఉండవు ఇప్పుడు ఒక పాయింట్ అవుట్లియర్గా పరిగణించబడుతుంది సంబంధిత ప్రామాణిక అవశేషాలు 2 మరియు 2 వద్ద 5 శాతం ప్రాముఖ్యత స్థాయి లో బయట పడితే ఇప్పుడు ఈ అవుట్లైయర్లను ఎలా నిర్వహించాలో చూద్దాం విశ్వాస ప్రాంతానికి వెలుపల అనేక అవుట్లర్లు ఉన్నా మనం ఒక సమయంలో ఒకదాన్ని మాత్రమే ప్రతి పునరావృతం వద్ద గుర్తిస్తాము మరియు అలా చేసిన తర్వాత మనం లీనియర్ మోడల్ ను తగ్గిన నమూనాపై చేయబోతున్నాం మనం పునరావృతం చేయబోతున్నాము ఇంకా అవుట్లైయర్లను గుర్తించనంత వరకు ఇప్పుడు ఈ అవుట్లర్లను ఎలా నిర్వహించాలో చూద్దాం మనం అవశేష విశ్లేషణతో ప్రారంభించబోతున్నాము మీరు ఎడమ వైపు ప్లాట్ ఫంక్షన్ చూడవచ్చు ఇప్పుడు అవశేష ప్లాట్లు కోసం నేను x అక్షం మీద అమర్చిన విలువలను ప్లాట్ చేయబోతున్నాను మనం నిర్మించిన మోడల్ నుండి ప్రామాణిక అవశేషాలు ఇప్పుడు మనం ఒక బాండ్స్మోడ్ అని పిలువబడే లీనియర్ మోడల్ నిర్మించాము మరియు మనం దాని కోసం ప్రామాణిక అవశేషాలు లెక్కించబోతున్నాము కాబట్టి అది నా y అవుతుంది నేను ఇంతకు ముందు చెప్పినట్లు శీర్షిక కూడా ఇస్తున్నాను ఈ ప్లాట్ యొక్క శీర్షిక అవశేష ప్లాట్లు మరియు నా x లేబుల్ ఏమీ కాదు కానీ బిడ్ ధర కోసం ఊ హించిన విలువలు అదే విధంగా నా y లేబుల్ ప్రామాణికం చేయబడిన అవశేషం ఇప్పుడు అలా చేసిన తరువాత మనం విశ్వాస ప్రాంతాన్ని సెట్ చేయాలి అది ఎలా చేయాలో చూద్దాం మనం మళ్ళీ అదే కమాండ్ ab లైన్ ఉపయోగిస్తాము ఇప్పుడు ab లైన్ అంటే మనం లీనియర్ మోడల్ను ప్లాట్ పైకి అమర్చడానికి ఉపయోగించాము అదే కమాండ్ తో విశ్వాస ప్రాంతాన్ని కూడా ఇవ్వగలము అలాగే ఇప్పుడు నేను ఎత్తును సెట్ చేయబోతున్నాను ఇది h ఇక్కడ 2 గా మరియు పంక్తి రకం 2 గా కాబట్టి ఎత్తు మీరు గీతను ఎక్కడ గీయాలని కోరుకుంటారో అది మరియు పంక్తి రకం మీరు గీతను ఎలా గీయాలని కోరుకుంటున్నారో అది తప్ప మరొకటి కాదు మీకు డాష్ చేసిన పంక్తులు ఘన రేఖ డాష్ మరియు చుక్క ఉండవచ్చు కాబట్టి మీకు అదే విధంగా అక్కడ ఎంపికలు చాలా ఉన్నాయి నాకు తక్కువ విశ్వాస పరిమితి కూడా అవసరం నేను దానిని 2 గా సెట్ చేస్తున్నాను మరియు అదే పరిమితి కోసం నేను 2 అని లైన్ రకం సెట్ చేస్తున్నాను ఇప్పుడు ప్లాట్లు ఎలా కనిపిస్తాయో చూద్దాం కుడి వైపున నాకు ప్లాట్లు ఉంది కాబట్టి మరియు 2 వద్ద విశ్వాస స్థాయిని నిర్వచించే రెండు పంక్తులు గీసినట్లు మనం చూడవచ్చు ఇప్పుడు y అక్షం మీద నాకు ప్రామాణికం చేసిన అవశేషాలు ఉన్నాయి మరియు x అక్షం మీద నేను బిడ్ ధర కోసం ఊహించిన విలువలు ఉన్నాయి ప్లాట్ నుండి రెండు అవుట్లెర్స్ ఉన్నాయని మనం చూడవచ్చు అవి నిజంగా దూరంగా ఉన్నాయి ఒకటి ఉంది ఇది ఎగువ విశ్వాస పరిమితికి దగ్గరగా ఉంటుంది మరియు ఒకటి ఉంది ఇది తక్కువ విశ్వాస పరిమితి కి దాదాపు దగ్గరగా ఉంటుంది వీటిని ఎలా గుర్తించాలో చూద్దాం ప్లాట్లు నుండి ఇవి ఏ పాయింట్లు అని మనం చెప్పలేకపోవచ్చు పాయింట్ల అంటే నా అర్థం రో ఐడి లలో మనం మరొక ఫంక్షన్ను ఉపయోగించబోతున్నాముదానిని గుర్తించడం అని పిలుస్తాం అది మనకు ఈ నమూనాల సూచికలను గుర్తించడానికి సహాయపడుతుంది ఇప్పుడు గుర్తించే ఫంక్షన్ ఏమి చేస్తుందో చూద్దాం ఇది mouse బటన్ నొక్కినప్పుడు గ్రాఫిక్ పాయింటర్ యొక్క స్థానాన్ని పరిగణిస్తుంది ఆపై x మరియు y ఇచ్చిన కోఆర్డినేట్లను శోధిస్తుంది పాయింటర్కు దగ్గరగా ఉన్న పాయింట్ కోసం ఇప్పుడు పాయింట్ పాయింటర్ కు తగినంత దగ్గరగా ఉంటే విలువ సంకేతం లో భాగంగా దాని సూచిక తిరిగి ఇవ్వబడుతుంది ఇప్పుడు దాని కోసం వాక్యనిర్మాణాన్ని చూద్దాం కాబట్టి గుర్తించడం ఒక ఫంక్షన్ మరియు x మరియు y నా ఇన్పుట్ పారామితులు నా x మరియు y ఏమిటి అవి స్కాటర్ ప్లాట్లోని పాయింట్ల కోఆర్డినేట్లు ఇప్పుడు సూచికలను గుర్తించడానికి ఈ ఫంక్షన్ ఎలా ఉపయోగించాలో చూద్దాం నా ఎడమ వైపున అవశేష ప్లాట్ కోసం నాకు అదే కమాండ్ లు ఉన్నాయి కాబట్టి ఇదే చివరి స్లయిడ్లో మనం చూసినది నేను ఇప్పుడు గుర్తించే ఫంక్షన్ను ఉపయోగిస్తాను సూచికలను గుర్తించడానికి ఇప్పుడు దీని కోసం నా ఇన్పుట్ బాండ్ల యొక్క అమర్చిన విలువలు మరియు ప్రామాణిక అవశేషాలు కారణం నేను అమర్చిన విలువలను ఇస్తున్నాను ఎందుకంటే ప్లాట్లో సూచికలు కనుగొనబడాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి మోడల్ నుండి ప్లాట్ కు అమర్చిన విలువలు మరియు ప్రామాణిక అవశేషాలు ఉన్నాయి ఈ ప్లాట్లో నా సూచికలు గుర్తించబడాలని కోరుకుంటున్నాను నేను గుర్తించడానికి ప్లాట్ కమాండ్ కోసం నేను ఉపయోగించిన అదే ఇన్పుట్లు ఇస్తాను నేను గుర్తించే ఫంక్షన్ కు ఇచ్చినవి మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే నేను బాండ్ల మోడల్ నుండి విలువలను అమర్చాను మరియు నేను y పరామితి కోసం ప్లాట్ చేస్తున్నాను నేను ప్రామాణిక అవశేషాలు ప్లాట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు కమాండ్ అమలు చేసిన తర్వాత అవుట్పుట్ వెంటనే పొందలేరు ఎడమ వైపున ప్రదర్శించబడేవి క్రింది స్నిప్పెట్ఆయన మీరు ముగింపు బటన్ను చూస్తారు మరియు మీరు చూస్తారు సందేశం ప్రదర్శించబడుతుంది ఇప్పుడు ఈ ప్లాట్లో మనం క్లిక్ చేయాలి మరియు ప్రతి పాయింట్లను గుర్తించాలి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం కాబట్టి నేను పై కమాండ్ ను చూపిస్తున్నాను వాస్తవాన్ని మీకు గుర్తు చేయడానికిమనం గుర్తించడానికి అమర్చిన విలువలు మరియు ప్రామాణిక అవశేషాలను ఉపయోగిస్తున్నాము ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర క్లిక్ చేస్తే గుర్తించిన పాయింట్ల జాబితాకు జతచేస్తుంది ఇప్పుడు నేను ఈ పాయింట్ దగ్గర క్లిక్ చేయబోతున్నట్లయితే ఇది ఈ పాయింట్ ను గుర్తించబోతోంది మరియు నిల్వ చేస్తుంది ఇప్పుడు ఈ పాయింట్లన్నీ ఒక్కసారి మాత్రమే గుర్తించబడతాయి ఇప్పుడు ఒక పాయింట్ ఇప్పటికే గుర్తించబడితే మరియు మీరు దాని సమీపంలో క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఈ క్రింది సందేశాన్ని పొందుతారు ఇది ఒక హెచ్చరిక అవుతుంది ఇది ఇప్పటికే గుర్తించిన సమీప పాయింట్ గా చదువుతుంది ఇప్పుడు మీరు ఏ పాయింట్ల దగ్గర క్లిక్ చేయకపోతే ఒక సందేశం ప్రదర్శించబడుతుంది ఇది 0 25 అంగుళాల లోపల ఏ పాయింట్ గుర్తించబడదని చెబుతుంది నేను ఇక్కడ క్లిక్ చేస్తే దానికి దగ్గరగా నాకు ఏ పాయింట్లు లేవు కాబట్టి అది 0 25 అంగుళాల లోపల పాయింట్ లేదని సందేశాన్ని ప్రదర్శిస్తుంది ఇప్పుడు ఒకసారి మీరు అన్ని అవుట్లైయర్లను గుర్తించిన తరువాత మీరు ఎగువ కుడి వైపున గ్రాఫికల్ విండో మూలలో ఉన్న ముగింపు బటన్ను క్లిక్ చేయాలి పూర్తి చేయడానికి ఎస్కేప్ కూడా నొక్కవచ్చు ఇప్పుడు ముగించిన తరువాత కన్సోల్లో మరియు ప్లాట్ లో సూచికలు ప్రదర్శింపబడతాయి ఇప్పుడు కన్సోల్ లో మీరు చూడవచ్చు నేను సూచికలను 4 13 34 35 గా ప్రదర్శిస్తున్నాను కానీ ఇది మీకు విలువ మాత్రమే ఇస్తుంది ఇప్పుడు మీ అవుట్లెర్స్ ప్లాట్లో ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవటానికి నేను ప్లాట్లు చూడబోతున్నాను నమూనా యొక్క 13 వ పాయింట్ దూరం అని నాకు తెలుసు ఇది ఇక్కడ ఉంది 35 వ నమూనా తరువాత తరువాత నమూనా 4 ఆపై నాకు మరో నమూనా ఉంది ఇది ఇక్కడ ఉంది ఇది 34 వ నమూనా ఈ అవుట్లైయర్లను గుర్తించిన తరువాత మనం ఒక సమయంలో ఒకదాన్ని తీసివేయడం ద్వారా ప్రారంభించబోతున్నాము మరియు మనం క్రొత్త మోడల్ను నిర్మించబోతున్నాము అది ఎలా చేయాలో చూద్దాం నేను ఒక పాయింట్ ఒక సమయంలో తొలగించడం ద్వారా ప్రారంభిస్తాను నేను తొలగించబోయే మొదటి పాయింట్ నమూనా 13 అంటే 13 వ పాయింట్ ఎందుకంటే ఇది ప్లాట్లో చాలా దూరం ప్రారంభించడానికి నేను బాండ్స్ న్యూ అని పిలువబడే క్రొత్త డేటా ఫ్రేమ్ను సృష్టించబోతున్నాను మరియు ఇది బాండ్ యొక్క అన్ని వరుసలను కలిగి ఉంటుంది 13 వ వరుస మినహా ఆ తరువాత నేను బాండ్స్ మోడ్ వన్ అని పిలువబడే మరొక ఆబ్జెక్ట్ సృష్టించబోతున్నాను ఇది క్రొత్త డేటా కోసం నిర్మింపబడిన లీనియర్ మోడల్ నేను బిడ్ ధరను క్రొత్త డేటా ఫ్రేమ్ బాండ్ న్యూ కూపన్ రేటుతో అదే డేటా సెట్నుండి తగ్గించబోతున్నాను ఇప్పుడు కొత్త లీనియర్ మోడల్ను నిర్మించిన తరువాత ఇందులో 13 వ పాయింట్ లేదు అది అవుట్లియర్ అవశేష ప్లాట్ లో ఉన్న అదే విధానాన్ని మనం మళ్ళీ పునరావృతం చేయబోతున్నాము మనం క్రొత్త డేటా కోసం అవుట్లర్లను గుర్తించబోతున్నాము కాబట్టి నా కుడి వైపు అవుట్లైయర్లను గుర్తించడంతో నా దగ్గర ఇప్పటికే అవశేష ప్లాట్లు ఉన్నాయి స్నిప్పెట్ నుండి క్రొత్త డేటా కోసం నా 4 వ పాయింట్ ఉందని మనం చూడవచ్చు 33 వ పాయింట్ మరియు 34 వ పాయింట్ అవుట్లైయర్లుగా గుర్తించబడుతున్నాయి ఇప్పుడు ఈ క్రొత్త డేటాలో 34 డేటా పరిశీలనలు మాత్రమే ఉంటాయి ఎందుకంటే మనం ఇప్పటికే ఒక పరిశీలనను తీసివేసాము కాబట్టి క్రొత్త డేటా సూచికలు మారుతాయి ఈ డేటాలో చాలా దూరంగా ఉన్న పాయింట్ 34 వ పాయింట్ మరియు ఆ తరువాత నాకు 4 వ పాయింట్ ఉంది మరియు దాని తరువాత ఒక పాయింట్ కూడా ఉంది అది 33 వ పాయింట్ ఈ క్రొత్త డేటా కోసం ఇప్పుడు మనం చూడవచ్చు మీరు ఈ ప్లాట్ ను మరియు మునుపటి ప్లాట్ను ఈ పాయింట్తో పోల్చితే ఇక్కడ ఈ రేఖకు దిగువన ఉంది మరియు దీనికి కారణం మనకు మునుపటి సందర్భంలో విపరీతమైన అవుట్లియర్ ఉంది అది మిగిలిన వాటిపై స్మెరింగ్ ప్రభావాన్ని చూపింది ఈ కొత్త లీనియర్ మోడల్ను నిర్మించిన తరువాత సారాంశం చూద్దాం ఎడమ వైపున పాత మోడల్ బాండ్మోడ్ యొక్క సారాంశం ఉంది దానిలో అన్ని పాయింట్లు ఉంటాయి కుడి వైపున నాకు కొత్త మోడల్ యొక్క సారాంశం ఉంది ఇది 13 వ నమూనాను కలిగి లేదు రెండు మోడల్లో R వర్గం విలువల నుండి కేవలం ఒక అతిశయమైన పాయింట్ తొలగించడం ద్వారా తీవ్రమైన మార్పు ఉందని మనం చూడవచ్చు కాబట్టి 0 17516 నుండి 0 8077 వరకు R వర్గం మెరుగుపడుతుంది ఇది చాలా తీవ్రమైన మార్పు ఇప్పుడు ఇతర పాయింట్లు అన్నింటినీ ఒక్కొక్కటిగా తీసివేద్దాం మరియు R వర్గం విలువ ఎలా మారుతుందో చూద్దాం నేను మిగిలిన పాయింట్లను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నాను ముందు నేను 13 వ పాయింట్ను తొలగించడం ద్వారా ప్రారంభించాను ఇప్పుడు నేను 35 వ స్థానాన్ని తొలగించబోతున్నాను కాబట్టి 35 వ పాయింట్ను తొలగించిన తర్వాత వర్గం విలువ ఏమిటో చూద్దాం R వర్గం 0 80 నుండి 0 88 కు మారుతుంది ఇక్కడ చాలా పెద్ద మలుపు కూడా ఉంది 35 వ పాయింట్ తొలగించిన తరువాత నేను R వర్గం విలువలో చాలా మంచి మార్పును చూడగలను ఇప్పుడు నేను నాల్గవ పాయింట్ తీసివేస్తే R వర్గం విలువ ఏమిటో చూద్దాం R వర్గం విలువ మెరుగుపడుతుంది 0 88 నుండి 0 కాబట్టి అది కూడా చాలా మంచి మార్పు ఇప్పుడు ఈ సూచికలు పాత డేటా కోసం తొలగించడానికి నాకు ఇంకొక సూచిక కూడా ఉంది అంటే సూచిక 34 ఇప్పుడు మనం దీన్ని తొలగిస్తే ఏమి జరుగుతుందో చూద్దాం నేను 34 వ పాయింట్ను తొలగించిన తర్వాత నా R వర్గం కొద్దిగా పెరుగుతుంది అది కూడా 3 వ దశాంశ స్థానం నుండి 9852 నుండి ఇది 09891 కు పెరుగుతుంది కాబట్టి తేడా పెద్దది కాదు మనం ఈ పాయింట్ ను స్వయంగా ఒక అవుట్లియర్ అని పరిగణించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మోడల్ను మరింత మెరుగుపరచదు ఇప్పుడు ఈ నాలుగు పాయింట్లను తొలగించిన తరువాత మనం డేటాపై కొత్త రిగ్రెషన్ లైన్ను ప్లాట్ చేయబోతున్నాం ఎడమ వైపున నేను 4 సూచికను తొలగించానని మీరు చూడవచ్చు ప్రాథమికంగా 4 13 34 మరియు 35 ఈ పాయింట్లను నేను నా డేటా నుండి తీసివేసాను అదే విధంగా బిడ్ ధర కోసం నేను ఈ పాయింట్లను తొలగించాను మరియు నేను కొత్త మోడల్కు వెళ్తున్నాను బాండ్మోడ్ ఒకటి ఇప్పుడు అవుట్లెర్స్ లేవుమరియు నేను డేటాపై రిగ్రెషన్ లైన్ ను ప్లాట్ చేయబోతున్నాను మన రిగ్రెషన్ లైన్ డేటాకు బాగా సరిపోతుంది కొన్ని పాయింట్లు ఉన్నప్పటికీ ఇవి నిజంగా దూరంగా ఉన్నాయి కానీ ఇది వాలు యొక్క స్వభావాన్ని తీవ్రంగా మార్చదు కాబట్టి ఇది చాలా మంచి మోడల్ మరియు మనం రిగ్రెషన్ లైన్ను ప్రభావితం చేస్తుందని భావించిన అవుట్లెర్స్ అన్నింటినీ తొలగించాము ఈ మూడు ఉపన్యాసాలలో సంగ్రహంగా చెప్పాలంటేమనం దశలను చూశాము ఇవి సరళమైన లీనియర్ రిగ్రెషన్ మోడల్ను నిర్మించడానికి తీసుకోబడ్డాయి ఈ నమూనాల కోసం సారాంశం నుండి ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం చూశాం మనం అవశేష విశ్లేషణను చూసాము మనం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చూశాము అవుట్లైయర్ల ను ఎలా వ్యవహరించాలో లాంటివి మన నమూనాలో ముఖ్యమైన గుణకాలు ఎలా గుర్తించాలో కూడా చూశాము మరియు మన మోడల్ ఎంత బాగుందో చూశాము మనం ఇప్పటికే ఉన్న మోడళ్ల శుద్ధీకరణ కోసం తనిఖీ చేయవలసిన అవసరాన్ని కూడా చూసాము ఆ తరువాత మనం ఎటువంటి అవుట్లెర్స్ లేకుండా శుద్ధి చేసిన మోడల్ను నిర్మించాము ధన్యవాదాలు